కాబట్టి ఇప్పుడు 56 మరియు 58 వ సమీకరణాల నుండి మనకు ఈ 56 వ సమీకరణం v 2f లభిస్తుంది మరియు 58 వ సమీకరణం LCని మనం చూశాము కాబట్టి ఈ v 1LCఅనేది 60 వ సమీకరణం ఇప్పుడు 2 2 2fLC1fLC అనేది తరంగదైర్ఘ్యం ఇది తరంగదైర్ఘ్యం యొక్క సమీకరణం మరియు ఇది 61 వ సమీకరణం ఇప్పుడు మనం కొంత అంచనా వేద్దాం కాబట్టి ఇప్పుడు సింగిల్ ఫేజ్ లైన్ కోసం మనం ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ తీసుకున్నప్పుడు మనకు L02lnDrC 20lnDrవచ్చింది ఇప్పుడు మనం ఈ రెండు L మరియు C లను గుణించినట్లయితే అప్పుడు LC 00lnDrlnDr వస్తుంది ఇప్పుడు దీనిని మనం దాదాపు గా మనం lnDrlnDrఅని అనుకుందాము ఇది దాదాపు గా మనము చేయబోయేది అని అనుకుందాము ఒకవేళ ఈ 2 సమానం అని మనం అనుకున్నట్టయితే అప్పుడు LC 00 ఇది 62 వ సమీకరణం కాబట్టి 62 వ సమీకరణం నుండి LC యొక్క ఈ ఎక్స్ప్రెషన్ ను ప్రతిక్షేపిస్తే నేను దీనిని 60 మరియు 61 సమీకరకారణా ల నుండి తీసుకున్నాను అని అర్ధం అంటే మీరు ఈ సమీకరణాన్ని 60 వ సమీకరణం లో ప్రతిక్షేపిస్తే v 1LC వస్తుంది మరియు 61 లో ప్రతిక్షేపిస్తే 1fLC వస్తుంది మీరు అలా చేస్తే అప్పుడు v100 1f00 వస్తుంది కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి సుమారుగా v3108msecఇది 60 హెర్ట్జ్ పౌనఃపున్యం వద్ద లైట్ వెలాసిటీ 85410 12 Fm కాబట్టి ఇది మీ వేగం మరియు తరంగ ధైర్ఘ్యము లాంబ్డా 5000 కిలో మీటర్లు అవుతుంది ఒకవేళ మీరు ఇక్కడ రెండవ సమీకరణం లో ప్రతిక్షేపించినట్లైతే లాంబ్డా 5000 కిలో మీటర్లు అవుతుంది మీ ఉద్దేశము ను బట్టి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రాపగేషన్ వెలాసిటీ మరియు మీ తరంగ ధైర్ఘ్యము అవుతుంది కానీ ఇది దాదాపు ఈ సుమారు విలువ లు ఎక్కడో మీరు తీసుకున్నందున lnDrlnDr కానీ ఇది మీ యొక్క v మరియు లాంబ్డా కు సంబంధించి మంచి ఆలోచన ను ఇస్తుంది ఇప్పుడు లాస్ లెస్ లైన్ కోసం j మరియు హైపర్బోలిక్ ఫంక్షన్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ గా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలా వస్తుంది అందుకే ఇక్కడ చూపించలేదు rms వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క సమీకరణాలు లాంగ్ లైన్ ద్వారా మీ 38 మరియు 39 సమీకరణం ద్వారా ఇవ్వబడ్డాయి కాబట్టి ఇది వాస్తవానికి 38 వ సమీకరణం మరియు 39 ఈ 2 సమీకరణాల ను ఇక్కడ తిరిగి వ్రాస్తున్నాము coshxcosh cos sinhxsinh jsin V అనేది హైపర్బోలిక్ x కు బదులుగా కాస్ కు సమానం మనం cos పెడుతున్నాము లాస్ లెస్ లైన్ కోసం మనం ఇప్పుడే ఇక్కడ వ్రాసాము coshxcosh cos sinhxsinh jsin కాబట్టి కాస్ హైపర్బోలిక్ బదులు గా మనం వ్రాస్తున్నాం VcosVRjZc sinxIR IxjZcsinVRcosIR ఇవి సమీకరణం 65 మరియు సమీకరణం 66 ఇప్పుడు పంపే ఎండ్ లో మీరు స్వీకరించే ఎండ్ నుండి పంపే ఎండ్ వరకు దూరాన్ని కొలుస్తున్నారు కాబట్టి పంపే ఎండ్ లో x l కాబట్టి VVVs మరియు IIIS కాబట్టి VScosVRjZc sinlIR ISjZcsinVRcosIR కాబట్టి వాస్తవానికి ABCD పారామీటర్స్ కోసం తొందరగా చేసే గణనల కోసం ఈ సమీకరణం తక్కువ శ్రమతో కూడుకున్నదని నేను అనుకుంటున్నాను ఈ సమీకరణం 67 ను లెక్కించడం సులభం కానీ 68 కానీ ఇది లాస్ లెస్ లైన్ కోసం గుర్తుంచుకోండి ఇప్పుడు నేను తక్షణ గణన కోసం వ్రాసాను 67 వ సమీకరణం మరియు 68 వ సమీకరణం ఉపయోగించడం సులభం ఇప్పుడు టెర్మినల్ కండీషన్స్ 67 మరియు 68 సమీకరణం నుండి సులభం గా వస్తాయి అంటే ఈ టెర్మినల్ కండీషన్స్ అన్నీ మీరు సులభం గా పొందవచ్చు 67 మరియు 68 సమీకరణాల నుండి కాబట్టి ఉదాహరణకు స్వీకరించే ఎండ్ కరెంట్ ఓపెన్ సర్క్యూట్ లైన్ కోసం 0 ఎప్పుడైతే లైన్ ఓపెన్ సర్క్యూట్ లో ఉన్నప్పుడు IR విలువ 0 మరియు 67 వ సమీకరణం నుండి అంటే ఈ సమీకరణం నుండి 67 వ సమీకరణం దీనిలో మీరు IR 0 కి సమానం దీనిని 67 వ సమీకరణం లో ఉంచితే ఇక్కడ మీరు ఉంచినది ఓపెన్ సర్క్యూట్ కోసం మీరు అలా చేస్తే నో లోడ్ స్వీకరించే ఎండ్ వోల్టేజ్ ఆ సమయంలో లైన్లో ఉండదు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి దీని అర్థం నో లోడ్ అంటే లైన్ ఓపెన్ సర్క్యూట్ లో ఉంది అప్పుడు IR 0 కి సమానం ఈ సమీకరణంలో IR 0 కు సమానం VRVRNL కాబట్టి ఈ సమీకరణం 67 వ సమీకరణం అది అవుతుంది VS cos VRNL VRNL Vscos కాబట్టి అది 69 వ సమీకరణం కాబట్టి ఇది దేనిని సూచిస్తుంది అక్కడ నో లోడ్ కండీషన్స్ దగ్గర స్వీకరించే ఎండ్ వోల్టేజ్ పంపించే ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నందున కొసైన్ విలువ 1 కంటే తక్కువగా ఉంటుంది దీనిని కొన్ని సార్లు ఫెరంటి ఎఫెక్ట్ అని పిలుస్తారు మరియు ఇది లైన్ లో మీ ఛార్జింగ్ అడ్మిట్టన్స్ కారణంగా జరుగుతోంది కాబట్టి నో లోడ్ వస్తుంది కాబట్టి అందుకే VRNL VScos సుమారుగా ఉంది కానీ మీ లాంగ్ లైన్ ఎక్స్ప్రెషన్ కూడా అదే విధంగా ఉంటుంది మీరు దానిని ఉపయోగించవచ్చు మరియు మీరు VR పంపించే ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది నో లోడ్ దగ్గర అని కనుగొంటారు కాబట్టి అందువల్ల నో లోడ్ దగ్గర లైన్ కరెంట్ పూర్తిగా ఛార్జింగ్ కెపాసిటివ్ కరెంట్ కారణంగా ఉంటుంది మరియు స్వీకరించే ఎండ్ వోల్టేజ్ పంపే ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లైన్ నో లోడ్ కానప్పుడు అక్కడ ఎటువంటి లోడ్ కనెక్ట్ కాలేదు కాని ఛార్జింగ్ కెపాసిటన్సెస్ ఉన్నాయి కాబట్టి దీని కారణంగా స్వీకరించే ఎండ్ వోల్టేజ్ దగ్గర నో లోడ్ పంపే ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టిఈ ట్రాన్స్మిషన్ లైన్ మీకు ఒక ప్రశ్న అని అనుకుందాం ఒకవేళ ట్రాన్స్మిషన్ లైన్ లో నో లోడ్ దగ్గర ఎటువంటి పవర్ కలిగి ఉండదు అని అనుకుందాం మరియు ఇది ఎటువంటి పవర్ ని కలిగి ఉండదు నేలపై నిలబడి ఉన్న వ్యక్తి సరైన రక్షణ లేదా ఇన్సులేషన్ లేకుండా చెప్పులు లేని కాళ్ళతో ఉన్నాడని అనుకుందాం మరియు ఒక కండక్టివ్ నాట్ తీసుకొని ఆ కండక్టర్ను తాకితే ఆ వ్యక్తికి ఏమి జరుగుతుంది నేను దీన్ని పునరావృతం చేస్తున్నాను ఒక లైన్ ట్రాన్స్మిషన్ లైన్ హై టెన్షన్ ట్రాన్స్మిషన్ లైన్ పవర్ ని కలిగి ఉందని అని అనుకుందాం కాని తర్వాత ఆ లోడ్ డిస్కనెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కండీషన్ ఏమిటంటే మనము ఏదైతే ప్రతిక్షేపిస్తున్నామో అది IR0 ఇదికాదు కానీ నేలమీద చెప్పులు లేని కాళ్ళతో పాదాలతో నిలబడి ఉన్న ఒక వ్యక్తి అనుకుంటే మరియు ఒక కండక్టివ్ నాట్ తీసుకొని ఆ కండక్టర్ను తాకినట్లయితే అంటే లైన్ ని ఆ వ్యక్తికి ఏమి జరుగుతుంది ఇది మీకు సరైన ప్రశ్న మీరు విన్నప్పుడు మీరు దీన్ని పంపవచ్చు మీరు మీ జవాబును నాకు పంపించాలి కాని ఇక్కడ నేను ఆ సమాధానం సరిగ్గా ఇవ్వడం లేదు కాబట్టి ఇది సాలిడ్ షార్ట్ సర్క్యూట్ కోసం తరువాతది స్వీకరించే ఎండ్ వద్ద సాలిడ్ షార్ట్ సర్క్యూట్ కోసం అంటే అక్కడ ఇంపెడెన్స్ లో లోపం లేదు లోపం తరువాత చాల సేపటికి వస్తుంది కాబట్టి స్వీకరించే ఎండ్ వద్ద సాలిడ్ షార్ట్ సర్క్యూట్ కోసం VR 0 కు సమానం మరియు 67 వ సమీకరణం మరియు 68 వ సమీకరణం లో అంటే మీ సమీకరణాలు 67 మరియు 68 లో ఈ 2 సమీకరణాలు పెడితే VR 0 కు సమానం అవుతుంది మీరు అలా చేస్తే అప్పుడు మీకు వస్తుంది VS jZC sinIR IScosIR ఇవి 70 మరియు 71 వ సమీకరణాలు పైన పేర్కొన్న సమీకరణం వాస్తవానికి లైన్ యొక్క రెండు చివర్లలో షార్ట్ సర్క్యూట్ కరెంట్ను కనుగొనడానికి ఉపయోగపడుతుంది తదుపరిది ఏమిటంటే మీ పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ ఎప్పుడైతే లైన్ అనేది లోడ్ అయినప్పుడు ఇంపెడెన్స్ ని ముగించడం ద్వారా దాని క్యారక్టర్య్స్టిక్ ఇంపెడెన్స్ కు సమానం అది Z ZC 1LC స్వీకరించే ఎండ్ కరెంట్ ని మీరు నిర్వచించవచ్చు అంటే ఎప్పుడైతే ఒక లైన్ అనేది లోడ్ అయినప్పుడు దాని ఇంపెడెన్స్ ని ముగించడం ద్వారా క్యారక్టర్య్స్టిక్ ఇంపెడెన్స్ కు సమానం స్వీకరించే ఎండ్ కరెంట్ స్వీకరించే ఎండ్ వోల్టేజ్ VR అవుతుంది మరియు ఇది మరియు ఆ లోడ్ ఇంపెడెన్స్ ని ముగించడం ద్వారా లైన్ అనేది లోడ్ అవుతుంది ఇది దాని క్యారక్టర్య్స్టిక్ ఇంపెడెన్స్కు సమానం అని మనము తెలుసుకున్నాము అది ZC అంటే IR VRZC ఇది 72 వ సమీకరణం ఇప్పుడు లాస్ లెస్ లైన్ కోసం Zc పూర్తిగా రెసిస్టివ్ ను కలిగి ఉంది ఎందుకంటే మీరు ZC1LC చూశారు కాబట్టి లోడ్ సంబంధిత పెరుగుతున్న ఇంపెడెన్స్ ను రేటెడ్ వోల్టేజ్ వద్ద పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ అంటారు అది SIL కాబట్టి ఇది లోడ్ కాబట్టి Zc కోసం పూర్తిగా లోడ్ అనేది రేటెడ్ వోల్టేజ్ వద్ద పెరుగుతున్న ఇంపెడెన్స్కు అనుగుణమైన లోడ్ను సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ అంటారు దీనిని వారు SIL అని పిలుస్తారు మరియు దీనిని ఇస్తారు SIL 3 VR IR 3 VRVRZC3VR2ZC ఇది 73 వ సమీకరణం VR మీ ఫేజ్ వోల్టేజ్ అందుకే దీనిని 3 తో గుణించాలి కాబట్టి VRVLrated3 అది V లైన్ రేటెడ్ వోల్టేజ్ కాబట్టి మీరు సాధారణంగా ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మెగావాట్లోని SIL kVLrated2ZCMW ఇది వాస్తవానికి 74 వ సమీకరణం అవుతుంది ఇప్పుడు మీరు ప్రతిక్షేపిస్తే అది IRVRZc 65 వ సమీకరణంలో నేను మీకు చెప్పాను కాబట్టి 65 వ సమీకరణం అవుతుంది VcosVRjZc sinxIR V cosVR jZc sinx VRZC నిజానికి ఇది VcosjsinVR VVRㄥx అవుతుంది ఇది 75 వ సమీకరణం అదేవిధంగా మీ సమీకరణంలో మీరు పిలిచే ఈ V R ను ఇక్కడ చూడండి IRVRZc మీరు దానిని 66 వ సమీకరణం లో ప్రతిక్షేపిస్తారు కాబట్టి 66 వ సమీకరణం ఇలా అవుతుంది I jZCsinVRcosxIR I j sinIR cosxIR I cosj sinIR I IRㄥx ఇది 76 వ సమీకరణం అంటే x యొక్క విలువ ఏమైనప్పటికీ VR మరియు IR ప్రతి పాయింట్ వద్ద మరియు VR విలువ అలాగే ఉంటుంది ప్రతి దానిలో ఏది ఏమైనా ఏ యొక్క x పాయింట్ వద్ద V VR కు సమానం VR అనేది x యొక్క స్వతంత్ర విలువ మరియు ఇక్కడ IR కూడా x యొక్క స్వతంత్ర విలువ కావచ్చు కాబట్టి I ఈ IR మరియు VR కి సమానం ఈ రెండూ మారవు ప్రతి పాయింట్ వద్ద x మారుతుంది ఈ v మరియు I రెండూ ఒకే విధంగా ఉంటాయి అంటే పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ కింద లాస్ లెస్ లైన్ లో లైన్ వెంట ఏ సమయంలో అయినా వోల్టేజ్ ఎండ్ కరెంట్ మాగ్నిట్యూడ్ లో కాన్స్టాంట్ గా ఉంటుంది మరియు అవి పంపే ఎండ్ విలువలకు సమానం గా ఉంటాయి ఇక్కడ మీరు ఉంచితే x l కు సమానం అంటే VSVRㄥl IS ㄥl అంటేమరియు మాగ్నిట్యూడ్ లో మరియు Zc నుండి పంపే ఎండ్ విలువలకు సమానం కాబట్టి మీరు సరైన పాయింట్ తీసుకున్నారు కాబట్టి Zc కి మనం చూసిన రియాక్టివ్ భాగం లేదు ZC1LC కాబట్టి రియాక్టివ్ భాగం లేదు అంటే QSQR0 ఈ పరిస్థితి లో లైన్ ఇండక్టెన్స్ లో రియాక్టివ్ లాస్ లను లోడ్ చేస్తున్నప్పుడు పెరుగుతున్న ఇంపెడెన్స్ కోసం ఇది సూచిస్తుంది ఇది మీ ఛార్జింగ్ కెపాసిటెన్స్ అయిన షంట్ కెపాసిటెన్స్ ద్వారా సరఫరా చేయబడిన రియాక్టివ్ శక్తి ద్వారా ఖచ్చితం గా సెట్ చేయబడుతుంది కాబట్టి అది నిజమైతే LIR2 CVR2 కాబట్టి మీరు ఈ కండిషన్ ని ఉపయోగిస్తే కాబట్టి మీరు పొందుతారు ZCVRIRLCఅంటే మీ ఈ విషయం ఏమైనా నేను చెబుతాను ఈ ఇండక్టెన్స్ అక్కడ లైన్ ఇండక్టెన్స్ షంట్ కెపాసిటెన్స్ ద్వారా సరఫరా చేయబడిన పవర్ ద్వారా ఖచ్చితం గా సెట్ చేయబడింది అంటే మీరే ఈ లైన్ ఇండక్టెన్స్ XL L కాబట్టి అది సరైనది అంటే ఛార్జింగ్ అడ్మిట్టన్స్ CVR2 కాబట్టి అని మీరు పిలుస్తారు కాబట్టి ఆ సందర్భం లో సరఫరా చేయబడిన పవర్ లేదా ఛార్జింగ్ అడ్మిట్టన్స్ ద్వారా సరఫరా చేయబడిన ఈ రియాక్టివ్ పవర్ వాస్తవానికి CVR2 ఇది మీది VR2XC XC1C కాబట్టి మీరు ఇక్కడ ప్రతిక్షేపిస్తారు కాబట్టి మీ ఛార్జింగ్ కెపాసిటెన్స్ ద్వారా చేయబడిన మీ రియాక్టివ్ లాస్ లను ఇది మొత్తం సరఫరా చేస్తుంది కాబట్టి LIR2 CVR2 అందువల్ల సమీకరణం 59 లో ఫలితాన్ని ZCVRIRLC ధృవీకరించే దాని నుండి మనం దాన్ని పొందుతాము కాబట్టి అంటే మీకు రియాక్టివ్ పవర్ లైన్లో లేదని ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు తెలుస్తుంది అప్పుడు పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ అంటే ఏమిటి కాబట్టి దీని అర్థం పెరుగుతున్న ఇంపెడెన్స్ కోసం మొదట మీరు ఒక సాధారణ ట్రాన్స్మిషన్ లైన్ కోసం సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ కోసం 220 KV లైన్లకు 150 మెగావాట్ల నుండి దాదాపు గా ఈ విలువ లు 765 కిలో వోల్ట్ లైన్లకు 2000 మెగావాట్ల వరకు మారుతూ ఉంటుంది కాని సాధారణంగా ఈ లైన్ వాస్తవానికి దాని ఎప్పుడు పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ గురించి ఇది చాలా వరకు పనిచేస్తుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ ఎఫిషియెన్సీ యొక్క SIL ఉపయోగకరమైన కొలత ఎందుకంటే ఇది లోడింగ్ను సూచిస్తుంది ఇక్కడ లైన్లు రియాక్టివ్ అవసరాలు తక్కువగా ఉంటాయి లైన్ వోల్టేజ్ డ్రాప్ను తగ్గించడానికి SIL షంట్ కెపాసిటర్ కు గణనీయంగా లోడ్లు అవసరమవుతాయి సాధారణంగా లైన్ ఈ పరిమితికి మించి పనిచేస్తుంది SIL కంటే గణనీయంగా తక్కువ లోడ్ కోసం మీకు ప్రాథమికంగా షంట్ ఇండక్టర్లు అవసరం కాబట్టి ఇది పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ పైన ఉంటే మీకు షంట్ కెపాసిటర్ అవసరం మరియు ఇది పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ కంటే తక్కువగా ఉంటే మీకు షంట్ ఇండక్టర్ అవసరం కాబట్టి సాధారణంగా ట్రాన్స్మిషన్ లైన్ పూర్తి లోడ్ పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ కంటే చాలా ఎక్కువ కాబట్టి ఈ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ కోసం మనం ఏమైనా అధ్యయనం చేసినా ఆ పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ అప్పుడు మీరు వెలాసిటీ ఆఫ్ ప్రోపగేషన్ ని అధ్యయనం చేసారు ఆ వేవ్ పొడవు లాంబ్డా మరియు పెరుగుతున్న ఇంపెడెన్స్ లోడింగ్ యొక్క భౌతిక ప్రాముఖ్యత మరియు టెర్మినల్ పరిస్థితులు మరియు ఎండ్ వోల్టేజ్ స్వీకరించే లోడ్ కండిషన్ కంటే ఎక్కువ లోడ్ కండిషన్ కంటే ఎక్కువగా ఉందని మనము చూశాము ఇది ట్రాన్స్మిషన్ లైన్ కోసం విలక్షణమైన దృగ్విషయం ఇది ఛార్జింగ్ అడ్మిటెన్స్ కారణంగా జరిగింది కాబట్టి ఇవి మనము అధ్యయనం చేసిన విషయాలు కానీ దీనికి మీరు ఒక చిన్న ఉదాహరణ ను తీసుకుంటే మీరు దీనిని వెలాసిటీ ఆఫ్ ప్రోపగేషన్ అని పిలుస్తారు తరువాత పెరుగుతున్న ఇంపెడెన్స్ 3 వ ఫేజ్ కు వెళుతుంది మీరు ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా పవర్ ఫ్లో అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణను తీసుకుందాము అది 3 వ ఫేజ్ 50 హెర్ట్జ్ 400 కెవి ట్రాన్స్మిషన్ లైన్ 300 కిలో మీటర్ల పొడవు లైన్ ఇండక్టెన్స్ ఒక ఫేజ్ కిలో మీటరుకు 0 97 మిల్లీ హెన్రీ మరియు కెపాసిటెన్స్ ప్రతి కిలో మీటరు కు 0 0115 మైక్రో ఫారాడ్ కాబట్టి మీరు లాస్ లెస్ లైన్ ను ఉపయోగించి బీటా ను లెక్కించాలి అని అనుకుందాము లైన్ ఫేజ్ కాన్స్టాంట్ అయిన లైన్ బీటా Zc అనేది క్యారక్టర్య్స్టిక్ ఇంపెడెన్స్ లేదా పెరుగుతున్న ఇంపెడెన్స్ v వెలాసిటీ ఆఫ్ ప్రోపగేషన్ మరియు లాంబ్డా వేవ్ లెంగ్త్ ను లెక్కించండి కాబట్టి ఈ విషయం పరిష్కారం చాలా సులభం మీకు తెలుసు ఇది 50 హెర్ట్జ్ సిస్టమ్ L ఇవ్వబడింది C ఇవ్వబడింది మీరు ప్రతిక్షేపిస్తే మీకు లభిస్తుంది బీటా 0 00105 రేడియన్ కిలో మీటరుకు సమానం మరియు అప్పుడు పెరుగుతున్న ఇంపెడెన్స్ ZC 1LC L ఇవ్వబడింది C ఇవ్వబడింది కాబట్టి ఇది 290 43 Ω మరియు వెలాసిటీ ఆఫ్ ప్రోపగేషన్ v 1LC కాబట్టి L మరియు C తెలుసు కాబట్టి ఇవి ప్రతిక్షేపిస్తే మీకు 2 994x105 సెకనుకు కిలో మీటర్ వస్తుంది మరియు లైన్ వేవ్ లెంగ్త్ vf 994 కు సమానం లాంబ్డా 1 కి సమానం కాదని మనం చూశాము ఇక్కడ లాంబ్డా v బై f కి సమానం కాబట్టి మీరు v యొక్క విలువను f ద్వారా విభజించారు కాబట్టి సుమారు 4990 కిలో మీటర్స్ ఇది ఒక చిన్న ఉదాహరణ దీనికి కానీ దీని తరువాత ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా విద్యుత్ ప్రవాహంపవర్ ఫ్లో కు వెళదాము కాబట్టి మీ A B C D పారామీటర్స్ ప్రకారం గా కాబట్టి ఇక్కడ స్వీకరించే ఎండ్ మరియు పంపించే ఎండ్ కోసం నేను మీకు చివరి గా ఎక్స్ ప్రెషన్ ను మీకు ఇస్తాను కాని మీరు దీనిని డెరైవ్ చేయొచ్చు కాబట్టి ఈ చిత్రంలో చూపిన విధంగా మీరు ఒక నమూనా పవర్ సిస్టమ్ శక్తి వ్యవస్థను తీసుకోవాలి కాబట్టి ఈ వైపు సెండింగ్ ఎండ్ పంపుతోంది కాబట్టి ఈ రిసీవింగ్ ఎండ్ వైపు పవర్ శక్తి Ps jQs తీసుకోబడింది కాబట్టి పవర్ శక్తి Ps jQs అనేది లోడ్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మాగ్నిట్యూడ్ VSㄥS మరియు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ VRㄥ0 కాబట్టిఇది రిఫరెన్స్ లాగా తీసుకుందాము మరియు ఈ లైన్ ల ను A B C D పారామీటర్స్ తో చూపిస్తాము అందుకే ఇక్కడ A B C D పారామీటర్స్ వ్రాస్తున్నాము కాబట్టి మనము AAㄥABBㄥB DAAㄥA VSVSㄥS VRVRㄥ0 అని అనుకుందాము కాబట్టి 1 వ సమీకరణం నుండి అంటేమీకు తెలిసిన ఈ అంశానికి VS AVR B IR మొదటి సమీకరణం కాబట్టి ఇక్కడ నుండి ఇది వచ్చింది కాబట్టి వాటి మాగ్నిట్యూడ్ మరియు కోణం పరంగా IR VS AVRBVSㄥS AㄥAVRㄥ0BㄥB ను ప్రతిక్షేపిస్తారు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ విషయాలన్నింటినీ మీరు ఈ సమీకరణాన్ని సరళీకృతం చేస్తే అప్పుడు మీరు పొందుతారు IRVSBㄥ AVRBㄥ ఇది 77 వ సమీకరణం స్వీకరించే ఎండ్ కాంప్లెక్స్ పవర్ ని మనం కూడా చూశాము SR3 PR3 jQR3 3VRIR ఇది 78 వ సమీకరణం ఇక్కడ 77 వ సమీకరణం నుండి IR ఇవ్వబడింది కాబట్టి ఎక్స్ ప్రెషన్ SR3 3VSVRBㄥ 3AVR2Bㄥ కాబట్టి మీరు ఈ లైన్ నుండి లైన్ వోల్టేజ్కు తీసుకుంటే మీరు దీనిని ఈ లైన్ నుండి లైన్ వోల్టేజ్ అని పిలుస్తారు